కాబట్టి మనం హోమోజీనిటీ ధర్మం గురించి తెలుసుకుందాము కాబట్టి హోమోజీనిటీ ధర్మంలో ప్రాధమికంగా ఎక్సైటేషన్ అని పిలుచుకునే ఇన్పుట్ ఒక స్థిరాంకం తో గుణించబడితే ప్రతిస్పందన అని పిలవబడే అవుట్పుట్ కూడా అదే స్థిరాంకంతో గుణించబడుతుంది ఉదాహరణకు ఓమ్ నియమం ప్రకారంగా నిరోధకం ఇన్పుట్ కరెంట్ మరియు వోల్టేజ్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి v iR ఇక్కడ కరెంట్ స్థిరాంకం k స్థిరాంకం విలువతో అనుగుణంగా పెరిగినా లేక తగ్గినా అప్పుడు ki R kv కనుక k విలువకి అనుగుణంగా వోల్టేజ్ కూడా పెరుగుతుంది లేదా తగ్గుతుంది కాబట్టి ఇది మన సమీకరణం 2 మనం అధ్యాయం 4 లో ఉన్నాము కనుక ఇలా 4 2 4 3 అని తీసుకుంటాము అడిటివిటీ ప్రాపర్టీలో ఇన్పుట్ మొత్తం యొక్క ప్రతిస్పందన ప్రతి ఇన్పుట్కి విడిగా వర్తించే ప్రతిస్పందనల మొత్తానికి సమానం ఉదాహరణకు ఇన్పుట్ని తీసుకుంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్లు ఉన్నాయని భావిస్తున్నాము మరియు అవుట్పుట్ లో ప్రతి ఇన్పుట్ యొక్క ప్రతిస్పందనను జోడించాలి ఇప్పుడు ఒక సమయంలో ఒకే ఇన్పుట్ని తీసుకుని వాటి ప్రతిస్పందన అన్నింటిని జోడించాలి ఈ మొత్తం అన్నీ ఇన్పుట్లు కలిపి ఒకే ఇన్పుట్గా తీసుకుని కనుక్కునే అవుట్పుట్ ప్రతిస్పందనకి సమానం కాబట్టి అడిటివిటీ ప్రాపర్టీలో ఇన్పుట్ల మొత్తానికి కలిగే ప్రతిస్పందన విడిగా ప్రతి ఇన్పుట్కి కలిగే ప్రతిస్పందనల మొత్తానికి సమానం కాబట్టి ఇన్పుట్ ని తీసుకుంటే చాలా ఇన్పుట్లు ఉన్నాయని అనుకుందాము కాబట్టి వీటిని ఒక సమయంలో ఒక ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ప్రతిస్పందన కనుక్కొని వాటిని జోడించాలి ఇప్పుడు ఇన్పుట్ వద్ద ఇచ్చిన అన్నీ ఇన్పుట్లని జోడించి అవుట్పుట్ ప్రతిస్పందన కనుక్కోవాలి ఈ రెండు అవుట్పుట్లు సమానం దీనిని అడిటివిటీ ప్రాపర్టీ అంటాము కాబట్టి ఒక నిరోధకం యొక్క వోల్టేజ్ కరెంట్ సంబంధం తీసుకుంటే v1 i1 R మరియు v2 i2 R i i1 i2ను వర్తింపచేయడం ద్వారా v i1 i2 R అంటే i1 R i2 R కనుక v v1 v2 ఇదే అడ్డిటివిటీ ప్రాపర్టీ కాబట్టి అడిటివిటీ ప్రాపర్టీ లో ఈ పరిస్థితి సంతృప్తి చెందాలి కనుక నిరోధకం అనేది లీనియర్ మూలకం ఎందుకంటే వోల్టేజ్ కరెంట్ సంబంధం హోమోజినీటి మరియు అడ్డిటివిటీ ప్రాపర్టీ రెండిటినీ పాటిస్తుంది ఒక మూలకం లీనియర్ అవ్వాలి అంటే అది రెండు హోమోజినీటి మరియు అడ్డిటివిటీ ధర్మాలను పాటించాలి దానిని లీనియర్ మూలకం అంటాము సాధారణంగా ఒక సర్క్యూట్ హోమోజినీయెస్ మరియు అడ్డిటివ్ అయితే లీనియర్ అంటాము కాబట్టి లీనియర్ సర్క్యూట్లో కేవలం లీనియర్ ఆధారిత మరియు స్వతంత్ర మూలాలు లాంటి లీనియర్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ గీత గీసిన వాక్యం చూద్దాము లీనియర్ సర్క్యూట్లో కేవలం లీనియర్ మూలకాలు ఉంటాయి లీనియర్ ఆధారిత మరియు స్వతంత్ర మూలం మరో విధంగా చెప్పాలి అంటే లీనియర్ సర్క్యూట్లో అవుట్పుట్ ఇన్పుట్కి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది అవుట్పుట్ దాని ఇన్పుట్కు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది అప్పుడు సర్క్యూట్ను లీనియర్ సర్క్యూట్ అంటారు కానీ పవర్ P i2R V2R అనేది నాన్ లీనియర్ అని గమనించండి కాబట్టి పవర్ వోల్టేజ్ సంబంధం అనేది నాన్ లీనియర్ ఈ పుస్తకంలో ఇక్కడ పుస్తకం అని వ్రాసి ఉంది కానీ పుస్తకం పూర్తి అవ్వలేదు కనుక వాస్తవానికి ఇది ఒక అధ్యాయం పుస్తకం పూర్తి అవ్వలేదు కనుక ఇది అధ్యాయం అవుతుంది కాబట్టి ఆ అధ్యాయంలో మనం లీనియర్ సర్క్యూట్లను పరిశీలిస్తాము మరియు ఈ అధ్యాయంలోని సిద్ధాంతాలు నాన్ లీనియర్ సర్క్యూట్కి వర్తించవు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సందర్భంగా పవర్ లీనియర్ కాదు కనుక వర్తించదు కాబట్టి లీనియారిటీ ధర్మం వివరించే ప్రయోజనం కోసం ఈ 4 1 చిత్రంలోని సర్క్యూట్ పరిగణించాలి కాబట్టి ఇక్కడ ఒక వోల్టేజ్ మూలం ఉంది కుడి చేతి వైపు ఒక వోల్టేజ్ మూలం ఉంది మరియు ఎడమ చేతి వైపు ఒక నిరోధకం అంటే లోడ్ నిరోధకం R ఉంద దీని ద్వారా కరెంట్ ప్రవహిస్తోంది మరియు ఈ రెండిటి మధ్య ఎటువంటి స్వతంత్ర మూలం లేని లీనియర్ సర్క్యూట్ సర్క్యూట్ మధ్యలో ఉన్న భాగం లీనియర్ సర్క్యూట్ అనుకుంటే దీనిలో ఎలాంటి స్వతంత్ర మూలం లేవు మరియు ఇది మన వోల్టేజ్ ఇటు వైపు ఉన్నది ఒక లోడ్ నిరోధకం అందులో ప్రవహించే కరెంట్ని i అని భావిస్తున్నాము ఇప్పుడు మనం వోల్టేజ్ విలువ 5 వోల్ట్లుగా తీసుకుంటే కరెంట్ విలువ 1 ఆంపియర్ అవుతుంది అదే విధంగా వోల్టేజ్ విలువ 10 వోల్ట్లుగా తీసుకుంటే కరెంట్ విలువ 2 ఆంపియర్లు అవుతుంది ఎందుకంటే v 2తో గుణించబడింది కరెంట్ కూడా 2తో గుణించబడింది అందువల్ల ఈ సర్క్యూట్ని లీనియర్ అంటాము ఈ లీనియర్ సర్క్యూట్ వోల్టేజ్ మూలం vతో ఉత్తేజితమవుతుంది వోల్టేజ్ మూలం v అనేది ఇన్పుట్గా పనిచేస్తుంది మరియు ఈ సర్క్యూట్ లోడ్ నిరోధకత Rతో ముగించబడింది కాబట్టి ఉదాహరణకు నేను ఇందాక వివరించినదే ఇక్కడ వ్రాసాను మనం v విలువ 100 వోల్ట్లు అనుకుంటే కరెంట్ విలువ 20 ఆంపియర్లు అవుతుంది ఒకవేళ v విలువ 10 వోల్ట్లు అయితే కరెంట్ విలువ 2 ఆంపియర్లు వస్తుంది ఇక్కడ k విలువ 0 1 కాబట్టి దీనిని లీనియర్ సర్క్యూట్ అని పిలవవచ్చు ఇక్కడ లీనియారిటీ ధర్మం యొక్క నియమం సంతృప్తి చెందుతుంది ఇప్పుడు ఈ 4 2 చిత్రంలో సర్క్యూట్ యొక్క i0 విలువని v 3 వోల్ట్లు మరియు v 6 వోల్ట్లు అయినప్పుడు కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్లో ఒక ఆధారిత వోల్టేజ్ మూలం vx ఉంది ఇప్పుడు మనం KVL మరియు KCL సమీకరణాలను వ్రాయాలి కాబట్టి ఈ సర్క్యూట్లో 2Ω నిరోధకం వద్ద వోల్టేజ్ vx ఉంది మరియు ఒక ఆధారిత వోల్టేజ్ మూలం vx కూడా ఉంది వాస్తవానికి vx 2i1 కాబట్టి ఈ సర్క్యూట్లో రెండు మెష్లు ఉన్నాయి వీటి మధ్యలో ఒక వోల్టేజ్ మూలం ఉంది కరెంట్ మూలం లేదు కాబట్టి మనం KVLను ఉపయోగించి దీనిని పరిష్కరిస్తే ఇది లీనియర్ సర్క్యూట్ లేక నాన్ లీనియర్ సర్క్యూట్ అని తెలుస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సందర్భంగా KVLను ఉపయోగిస్తే ఈ సర్క్యూట్లో ఇది మెష్1 మరియు ఇది మెష్2 కనుక మనం KVL సమీకరణం కనుక్కోవాలి మీకు ఇప్పటికే మెష్కి KVL ఉపయోగించడం తెలుసు కనుక నేను వివరించడం లేదు ఇక్కడ కుడివైపు పైన ఉన్న కరెంట్ i0 నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి KVL ఉపయోగిస్తే రెండు మెష్లకు రెండు సమీకరణాలు వస్తాయి ఒకటి 12 i1 - 4i2 v 0 మరియు ఇంకొకటి 4 i1 16 i2 v vx 0 కానీ vx 2 i1 మన ప్రశ్నలో v 3 వోల్ట్లు మరియు v 6 వోల్ట్లు అయితే i0 కరెంట్ విలువ కనుక్కోవాలి కాబట్టి KVL సమీకరణాలలో v విలువ 3 వోల్ట్లు ఉపయోగించి పరిష్కరిస్తే i0 328 ఆంపియర్లు వస్తుంది V విలువ 6 వోల్ట్లు అయినప్పుడు i0 విలువ 628 ఆంపియర్లు వస్తుంది కాబట్టి 3 వోల్ట్లు ఉన్నప్పుడు 328 కరెంట్ 6 వోల్ట్లు ఉంటే వోల్టేజ్ రెట్టింపు అయినప్పుడు కరెంట్ విలువ కూడా రెట్టింపు అయి 628 ఆంపియర్లు అయ్యింది కనుక మూలం యొక్క వోల్టేజ్ రెట్టింపు అవ్వడంతో i0 విలువ కూడా రెట్టింపు అవుతుంది కనుక ఈ సర్క్యూట్ లీనియర్ సర్క్యూట్ కాబట్టి మరొక సమస్యను తీసుకుంటే సర్క్యూట్లో కరెంట్ i 5 మరియు 10 ఆంపియర్లు ఉంటే v0 యొక్క విలువ కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్లో మొదట ఉన్నది వాస్తవానికి ఒక కరెంట్ మూలం ఉంది మనం v0 విలువ కనుక్కోవాలి ఇది మన v0 వోల్టేజ్ వాస్తవానికి v0 4i2 మరియు ఈ ప్రశ్నలో మనం v0 విలువ కనుక్కోవాలి మొదట మనం కరెంట్ విలువ 5 ఆంపియర్లుగా తీసుకోవాలి తర్వాత కరెంట్ విలువ 10 ఆంపియర్లు తీసుకోవాలి కరెంట్ 5 నుండి 10 ఆంపియర్లు అవుతుంది అంటే రెట్టింపు అవుతుంది కనుక v0 విలువ కూడా రెట్టింపు అవ్వాలి ఇప్పుడు మనం పరిష్కరించి చూద్దాము కాబట్టి ఈ i1 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది మరియు ఈ 5 ఆంపియర్ల i కూడా అదే దిశలో ప్రవహిస్తోంది కాబట్టి ప్రాధమికంగా i1 విలువ iకి సమానం నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మనం మెష్2కి KVLని వర్తింప చేయాలి i1 i మరియు 12i2 2i1 0 మీకు ఇవి అన్నీ తెలుసు మరియు అర్థం అవుతాయి కనుక నేను మళ్ళీ వ్రాయడం లేదు మెష్2కి KVL ఉపయోగిస్తే i2 i1 6 v0 4 i2 ఇక్కడ i 5 ఆంపియర్లు అంటే i1 విలువ 5 ఆంపియర్లు ఎందుకంటే i1 i i2 i1 6 అని తెలుసుకున్నాము కనుక i2 విలువ 56 ఆంపియర్లు వస్తుంది మరియు v0 విలువ 42 క్షమించండి 4i2 కనుక v0 206 వోల్ట్లు వస్తుంది అదే విధంగా కరెంట్ i 10 ఆంపియర్లు తీసుకుంటే i1 10 ఆంపియర్లు కనుక i2 i16 106 ఆంపియర్లు మరియు v0 4i2 406 వోల్ట్లు కాబట్టి కరెంట్ 5 ఆంపియర్లు తీసుకున్నప్పుడు v0 విలువ 206 వోల్ట్లు కరెంట్ రెటింపు అయ్యి 10 ఆంపియర్లు తీసుకున్నప్పుడు వోల్టేజ్ కూడా రెటింపు అయ్యింది కనుక ఈ సర్క్యూట్ లీనియర్ అని చెప్పవచ్చు తరువాత సూపర్ పొజిషన్ నియమము అది ఈ విధంగా ఉంటుంది 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర మూలాలు ఉన్న ఒక సర్క్యూట్లో ప్రతి వేరియబుల్ కి స్వతంత్ర మూలం యొక్క సహకారాన్ని తెలుసుకొవచ్చు మరియు తరువాత వాటిని జోడించవచ్చు మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర మూలాలు ఉన్నాయని అనుకుందాం అప్పుడు ఒక సమయంలో ఒకదానిని పరిగణించండి ఇతర మూలాలు ఆపివేయబడాలి మరియు వాటిని జోడించాలి అప్పుడు ఈ విధానాన్ని సూపర్ పొజిషన్ అంటారు కాబట్టి సూపర్పొజిషన్ ఆలోచన లీనియారిటీ ప్రాపర్టీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సూపర్పొజిషన్ నియమం అంటే ప్రవహించే కరెంట్ లేదా వోల్టేజ్ ఒక మూలకం ద్వారా ప్రవహించే కరెంట్ లేదా మూలకం వద్ద ఉండే వోల్టేజ్ ఒక లీనియర్ సర్క్యూట్లోని మూలకం దగ్గర ఉండే కరెంట్ లేదా వోల్టేజ్ విలువ ప్రతి స్వతంత్ర మూలం ఒంటరిగా పనిచేయడం వల్ల ఆ మూలకం యొక్క కరెంట్ లేదా వోల్టేజ్ యొక్క బీజగణిత మొత్తానికి సమానం సూపర్ పొజిషన్ను వర్తింపజేసినప్పుడు ఒక సమయంలో కేవలం ఒకే మూలాన్ని పరిగణించాలి ఒకే స్వతంత్ర మూలం తీసుకోవాలి సర్క్యూట్లో ఆధారిత మూలం ఉంటే వాటిని ఆపడం కుదరదు కనుక అవి సర్క్యూట్లో ఆలానే ఉంటాయి కాబట్టి తరువాత మనం చూస్తాము మరియుఒక మూలకం ద్వారా వచ్చే కరెంట్ లేదా మూలకం దగ్గర ఉన్న వోల్టేజ్ని స్వతంత్రంగా పరిగణించాలి ఇలా వచ్చిన అన్నింటిని జోడించాలి ఇలా వచ్చిన సమాధానం సర్క్యూట్ మొత్తం పరిగణించిన దానికి సమానం అవుతుంది ఇది సూపర్ పొజిషన్ సూపర్ పొజిషన్ నియమం ఉపయోగించడం మంచిది కానీ ఈ సూత్రం ప్రకారంగా సమస్యను పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఒక సర్క్యూట్కి సూపర్ పొజిషన్ను వర్తింపచేయాలి అంటే రెండు విషయాలు గుర్తు ఉంచుకోవాలి మొదటిది మనం ఒక స్వతంత్ర మూలాన్ని పరిగణించాలి అంటే ఒక సమయంలో కేవలం ఒకే స్వతంత్ర మూలాన్ని పరిగణించాలి మరియు ఆ సమయంలో మిగిలిన అన్నీ స్వతంత్ర మూలాలను ఆపివేయాలి దీని అర్థం మనం ఒక వోల్టేజ్ మూలాన్ని సున్నా వోల్ట్లు తీసుకోవాలి అంటే షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ మూలాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి మరియు ప్రతి కరెంట్ మూలం ని 0 ఆంపియర్లు అంటే ఓపెన్ సర్క్యూట్గా పరిగణించాలి తరువాత మనం ఉదాహరణలో చూస్తాము మనం ఈ అధ్యాయంలో సులభమైనవి మరియు సులువైన సర్క్యూట్ గల కొన్ని ఉదాహరణలు చూస్తాము ఒక సమయంలో కేవలం ఒక స్వతంత్ర మూలాన్ని పరిగణించినప్పుడు మిగిలిన వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ మరియు స్వతంత్ర కరెంట్ మూలం అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అని చూస్తాము మనం ఒక సమయంలో కేవలం ఒకే స్వతంత్ర మూలాన్ని తీసుకోవాలి రెండవ విషయం ఆధారిత మూలం సర్క్యూట్ లోని ఆధారిత మూలాలు వేరియబుల్స్ ద్వారా నియంత్రించబడతాయి అందువల్ల అవి తీయవలసిన అవసరం లేదు ఆధారిత మూలాన్ని ఆపివేయలేము ఎందుకంటే వాటి విలువలు కరెంట్ మరియు వోల్టేజ్లపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి సర్క్యూట్లో మారకుండా ఉంటాయని మనం తరువాత చూస్తాము కనుక సర్క్యూట్ విశ్లేషణ లో సూపర్ పొజిషన్ కొద్దిగా ఎక్కువ శ్రమ అవసరం ఇది పెద్ద ప్రతికూలత సూపర్ పొజిషన్ లీనియారిటీని పాటిస్తుంది మరియు అందువల్ల ఇది మూలం యొక్క పవర్కి వర్తించదు ఎందుకంటే ఒక నిరోధకం గ్రహించే పవర్ని పరిశీలిస్తే అది వోల్టేజ్ యొక్క వర్గం లేదా కరెంట్ యొక్క వర్గంపై ఆధారపడుతుంది కాబట్టి సూపర్ పొజిషన్ పవర్కి వర్తించదు కానీ వోల్టేజ్ మరియు కరెంట్కి వర్తిస్తుంది కాబట్టి సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి చిత్రంలో చూపిన సర్క్యూట్ యొక్క v విలువ కనుక్కోవాలి ఈ సర్క్యూట్ని పరిశీలించి మనం వోల్టేజ్ v విలువను కనుక్కోవాలి వాస్తవానికి v 2i ఎందుకంటే కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించే కనుక్కోవాలి అప్పుడు మనం ఒక సమయంలో ఒకటే స్వతంత్ర మూలాన్ని ఉపయోగించాలి ఈ సర్క్యూట్లో 12 వోల్ట్ల స్వతంత్ర వోల్టేజ్ మూలం మరియు ఒక 6 ఆంపియర్ల స్వతంత్ర కరెంట్ మూలం ఉంది ఇప్పుడు సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించాలి అంటే మనం ఏం చేయాలి మొదట మనం ఒక మూలాన్ని ఒక సమయంలో తీసుకోవాలి కాబట్టి ఈ సంధర్భంలో 12 వోల్టా స్వతంత్ర వోల్టేజ్ మూలం ని పరిగణిస్తే మిగిలిన స్వతంత్ర మూలాలను ఆపివేయాలి అంటే 6 ఆంపియర్ల కరెంట్ మూలాన్ని ఆపివేస్తే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది 6 ఆంపియర్ల కరెంట్ని ఆపివేస్తే కేవలం 12 వోల్ట స్వతంత్ర వోల్టేజ్ని పరిగణిస్తే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది ఇందులో ప్రవహించే కరెంట్ని i1 అనుకున్నాము మరియు కేవలం కరెంట్ మూలాన్ని పరిగణిస్తే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది అప్పుడు 12 వోల్ట వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ అవుతుంది స్వతంత్ర మూలం కరెంట్ అయితే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మూలం అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది కరెంట్ మూలాన్ని పరిగణించినప్పుడు ఒక శాఖలోని కరెంట్ i2 మరియు ఇంకోటి i3 కనుక i i1 i3 ఎందుకంటే ఇక్కడ సూపర్ పొజిషన్ సిద్ధాంతం ప్రకారంగా వోల్టేజ్ v v1 v2 నేను సమస్యలో ఇచ్చిన సర్క్యూట్ చిత్రం చూపిస్తాను ఈ సర్క్యూట్లో ఉన్న కరెంట్ i అనుకున్నాము దీనిని సూపర్ పొజిషన్ సిద్ధాంతం ప్రకారంగా 2 వేర్వేరు సర్క్యూట్లుగా రూపొందించాము ఇప్పుడు కరెంట్ మూలం ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఈ 2Ω నిరోధకం దగ్గర కరెంట్ i1 మరియు వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ మూలం నుండి వచ్చేది i3 కనుక i i1 i3 మరియు v1 2 i1 v2 2 i3 మరియు v v1 v2 ఎందుకంటే మనం ఒక మూలాన్ని ఒక సమయంలో ఉపయోగిస్తే ఇక్కడ వోల్టేజ్ v1 మరియు ఇక్కడ వోల్టేజ్ v2 కాబట్టి ఈ విలువ v1 v2 కాబట్టి ఈ సంధర్భంలో సులభంగా i1 కరెంట్ని కనుక్కోవచ్చు కాబట్టి మనం KVL సూత్రం ఉపయోగిస్తే దీని విలువ 4Ω 2Ω అవుతుంది ఇది చాలా సులభమైన సర్క్యూట్ కాబట్టి 6i1 12 అవుతుంది కనుక i1 విలువ 2 ఆంపియర్లు వస్తుంది v1 2i1 అని ముందే తెలుసు కనుక ఇందులో i1 విలువ 2 ఆంపియర్లు వాడితే v1 2 2 4 వోల్ట్లు అవుతుంది నేను దీనిని శుభ్రపరుస్తాను అదే విధంగా మనం కరెంట్ మూలం ఉన్న సర్క్యూట్ని పరిష్కరించాలి పూర్వం మనం విద్యుత్ విధజన పద్దతిని చర్చించుకున్నాము కాబట్టి ఇది వాస్తవానికి ఒక సమాంతర సర్క్యూట్ ఇది 4 Ω మరియు ఇది 2 Ω ఇవి సమాంతరంగా ఉన్నాయి మరియు ఈ 6 ఆంపియర్ల కరెంట్ ఇక్కడ నుండి లోపలికి వస్తుంది విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగించి i3 విలువ ఎంత కరెంట్ i3 సమీకరణం మనం సులువుగా వ్రాయవచ్చు 2Ω నిరోధకం వద్ద ఉన్న i3 విలువ కనుక్కోవాలి కాబట్టి i3 విలువ 442 6 కనుక 4 ఆంపియర్లు అవుతుంది కాబట్టి i3 4 ఆంపియర్ అని విద్యుత్ విధజన పద్ధతిని ఉపయోగించి నేరుగా కనుక్కోవచ్చు కరెంట్ i3 4 ఆంపియర్లు కనుక v2 2 i2 అంటే 24 దీని విలువ 8 వోల్ట్లు అవుతుంది కాబట్టి v1 4 వోల్ట్లు మరియు v2 8 వోల్ట్లు అని కనుక్కునాము కనుక v v1 v2 అంటే 4 8 దీని విలువ 12 వోల్ట్లు ఇది సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి మనం కనుకున్న v వోల్టేజ్ యొక్క విలువ ఇప్పుడు మనం ఇది సరైనదని ధృవీకరించడానికి సర్క్యూట్ మొత్తం పరిగణించి పరిష్కరించాలి అంటే మనం సమస్యలో ఇచ్చిన సర్క్యూట్ని పరిగణించి v విలువ కోసం పరిష్కరించాలి ఇక్కడ సమస్యను పరిష్కరించే అన్నీ సమీకరణాలు ఇవ్వబడ్డాయి ఫలితాన్ని సరిచూడడానికి i విలువ i1 i2 6 ఆంపియర్లు మరియు v విలువ 12 వోల్ట్లు కనుక సమాధానం సరిచూడడానికి మనం సర్క్యూట్ని మొత్తం పరిగణించి పరిష్కరించాలి కరెంట్ i 6 ఆంపియర్లు ఎందుకంటే మనం ఇక్కడ పరిష్కరించినప్పుడు i1 2 ఆంపియర్ మరియు ఇక్కడ సర్క్యూట్ని పరిష్కరించినప్పుడు కరెంట్ i3 విలువ 4 ఆంపియర్లు వచ్చింది కాబట్టి సూపర్ పొజిషన్ సిద్ధాంతం ప్రకారంగా i i1 i3 2 4 6 ఆంపియర్లు మరియు i1 6 ఆంపియర్లు కనుక 2 Ω నిరోధకత వద్ద వోల్టేజ్ విలువ 2 i1 2 6 12 వోల్ట్లు అవుతుంది దీనిని నేను శుభ్రపరుస్తాను ఈ సర్క్యూట్ని పరిష్కరిస్తే మనకి i విలువ 6 ఆంపియర్లు అంటే v 2 6 12 వోల్ట్లు అవుతుంది వీటన్నింటినీ నేను ఇక్కడ చేశాను ఇక్కడ చూడండి v విలువ 12 వోల్ట్లు కాబట్టి సర్క్యూట్ని మనం సూపర్ పొజిషన్ సిద్ధాంతం లేదా మొత్తం సర్క్యూట్ని పరిగణించి కూడా పరిష్కరించవచ్చు మరొక ఉదాహరణ సర్క్యూట్ చిత్రం 4 4ను సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి ix విలువని కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క ix విలువని సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి కనుక్కోవాలి ఇక్కడ ఉన్నది ix మరియు ఇక్కడ ఒక ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది దీని విలువ 5 ix ఆధారిత వోల్టేజ్ మూలం సర్క్యూట్లో నుండి తీయకూడదు మరియు దీనిని ఆపివేయలేము అని ముందే చెప్పాను ఇందులో ఒక స్వతంత్ర కరెంట్ మూలం ఉంది దీని విలువ 4 ఆంపియర్లు మరియు 20 వోల్ట స్వతంత్ర వోల్టేజ్ మూలం ఉంది మిగిలినవి అన్నీ నిరోధకం విలువలు ఇవ్వబడ్డాయి ఇక్కడ మనం ix విలువను సూపర్ పొజిషన్ సిద్ధాంతంతో కనుక్కోవాలి ఇప్పుడు మనం మొదట ఒక్క మూలాన్ని మాత్రమే ఒక సమయంలో పరిగణించాలి అంటే ఒక సమయంలో వోల్టేజ్ మూలం మరొక సమయంలో కరెంట్ మూలం పరిగణించాలి తదనుగుణంగా వోల్టేజ్ మూలం ఓపెన్ సర్క్యూట్ మరియు కరెంట్ మూలం షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ix విలువ మారుతుంది కనుక ఇక్కడ ix ix' ix" అది మనం ఇప్పుడు చూద్దాము ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఇక్కడ చూడండి సర్క్యూట్ లో ఉన్న ఆధారిత వోల్టేజ్ మూలం అలానే ఉంటుంది మరియు ix విలువ ix ' ix " ఇక్కడ ఈ చిత్రం 4 7లో ix ' అంటే 5 Ω నిరోధకం వద్ద ఈ 4 ఆంపియర్ల కరెంట్ మూలం నుండి వచ్చే కరెంట్ ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ సిద్ధాంతం వర్తింపచేసాము కాబట్టి ఇక్కడ వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇక్కడ వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ అవుతుంది కనుక ఇక్కడ కేవలం 4 ఆంపియర్ల కరెంట్ మూలం మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ ప్రవహించే కరెంట్ ix ' మనం ix ix' ix " అని చెప్పుకున్నాము అదే విధంగా ఇక్కడ అన్నీ మెష్లు వాటి కరెంట్లు i1 i2 i3 గుర్తించాము మరియు ఇక్కడ ఉన్న ఆధారిత మూలం యొక్క కరెంట్ విలువ 5 ix ' ఇక్కడ ఇది ix కాదు ix' అని గుర్తించండి అదేవిధంగా వోల్టేజ్ మూలం ఉన్నప్పుడు సర్క్యూట్ చూద్దాము వోల్టేజ్ మూలం ఉన్నప్పుడు కరెంట్ మూలం లేదని గుర్తించండి ఇక్కడ కరెంట్ మూలం లేదు మరియు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయ్యింది ఇక్కడ కరెంట్ విలువ ix " మరియు ఆధారిత మూలం వద్ద కరెంట్ 5 ix " కాబట్టి ఇప్పుడు మనం ఈ సర్క్యూట్లను ix ' మరియు ix " కోసం పరిష్కరించాలి మరియు వీటిని జోడించాలి ఆ తరువాత మొత్తం సర్క్యూట్ని పరిష్కరిస్తే కూడా మనకు అదే సమాధానం వస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మనం మొదట ఈ సర్క్యూట్ని పరిష్కరించాలి ఇక్కడ అన్నీ వ్రాసి ఉన్నాయి ఇక్కడ ఉన్న నోడ్ a ఈ 4 ఆంపియర్ల కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కాబట్టి ఇది 4 ఆంపియర్లు మరియు ఈ i3 కరెంట్ ఈ విధంగా సవ్యదిశలో ప్రవహిస్తోంది కాబట్టి ఈ i3 కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది ix ' కూడా నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి నోడ్ A వద్ద KCLను ఉపయోగిస్తే నోడ్ లోపలికి వచ్చే i3 ix ' కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్ళే 4 ఆంపియర్ కరెంట్కి సమానం కాబట్టి ఈ సందర్భంలో KCLని ఉపయోగించి సర్క్యూట్ని పరిష్కరించాలి కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను అదే విధంగా ఈ సర్క్యూట్లో i1 4 ఆంపియర్లు మనం మెష్1 ను తీసుకుంటే i1 విలువ 4 ఆంపియర్లకి సమానం ఎందుకంటే కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది 4 ఆంపియర్లు ఇలా పైకి ప్రవహిస్తోంది కాబట్టి i1 4 ఆంపియర్లు మిగిలింది మీరు సులువుగా పరిష్కరించవచ్చు ఈ నోడ్ వద్ద KVL మరియు KCL సమీకరణాలను కనుక్కొని వాటిని పరిష్కరించవచ్చు వీటిని నేను ఇక్కడ వ్రాసాను కాబట్టి ఇది మన సర్క్యూట్ 4 7a చిత్రం మరియు ఇది మన సర్క్యూట్ 4 7 b చిత్రం మెష్2 కి మనం KVL సూత్రం ఉపయోగిస్తే మనకు ఈ సమీకరణం 3 వస్తుంది ఇది మన 3వ సమీకరణం ఇప్పుడు నోడ్ A వద్ద KCL మరియు KVL ఉపయోగించాలి మెష్ 3 వద్ద మనం KVL ఉపయోగిస్తే ix 'లో మరొక సమీకరణం 4 వస్తుంది మరియు నోడ్ A వద్ద KCL ఉపయోగిస్తే 4 ix ' 5 వస్తుంది కాబట్టి సమీకరణం 2 మరియు 5 ని సమీకరణం 3 మరియు 4 వాడాలి కనుక మనకు 2 ఏకకాల సమీకరణాలు వస్తాయి 3 i2 2 ix ' 8 మరియు i2 5 ix ' 20 కనుక వీటిని పరిష్కరిస్తే మనకు ix ' విలువ 5217 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు మనం ix " కనుక్కోవాలి కనుక 4 ఆంపియర్ల కరెంట్ మూలాన్ని ఆర్పివేయాలి మరియు సర్క్యూట్ 4 7b చిత్రంలో చూపిన సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు మెష్4 కి మనం KVL సూత్రం ఉపయోగించాలి ఇది మన సర్క్యూట్ దీనిలో ఈ భాగం మన మెష్4 అనుకుంటున్నాము ఇది మన మెష్4 మరియు ఇది మన మెష్ 5 వీటికి మనం KVL సూత్రం వర్తింపజేయాలి మరియు వీటిని పరిష్కరించాలి ఆ సమీకరణాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మెష్ 4 యొక్క సమీకరణం 6i4 i5 5ix " 0 అదే విధంగా మెష్5 యొక్క సమీకరణం కూడా కనుక్కోవాలి ఈ మెష్5 సమీకరణంలో మనం i5 ix " అని వాడాలి ఎందుకంటే కరెంట్ ప్రవాహం ఒక్కటి పైకి మరొకటి క్రిందికి వెళ్తున్నాయి కనుక సమీకరణం 9 మరియు 10 6i4 4ix ' 0 మరియు i4 ix " 20 అవుతాయి వీటిని పరిష్కరిస్తే మనకు ix " 1617 ఆంపియర్లు వస్తుంది కాబట్టి ix ix ' ix " 8 17 ఆంపియర్లు అవుతుంది ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ని పరిష్కరిస్తే కూడా అదే సమాధానం 817 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు మనం మరొక సులభమైన ఉదాహరణను చూద్దాము సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి 4 5 చిత్రంలో కనిపించే సర్క్యూట్లో i విలువను కనుక్కోవాలి ఇక్కడ 3 మూలాలు ఉన్నాయి ఒక్కటి స్వతంత్ర కరెంట్ మూలం మరియు రెండు ఆధారిత కరెంట్ మూలాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ సమయంలో స్వతంత్ర కరెంట్ మూలాన్ని తీసుకుందాము కాబట్టి ఇక్కడ రెండు వోల్టేజ్ మూలాలు షార్ట్ సర్క్యూట్ అవుతాయి కాబట్టి ఈ సర్క్యూట్లో 6 Ω మరియు 8 Ω ఈ రెండు సిరీస్లో అనుసంధానించబడ్డాయి కాబట్టి 6 8 వాస్తవానికి 14 Ω అవుతుంది ఇక్కడ మనం i1 కరెంట్ విలువని కనుక్కోవాలి కనుక i i1 i2 i3 అదేవిధంగా ఈ 16 వోల్ట్ల వోల్టేజ్ మూలాన్ని పరిగణిస్తే కరెంట్ మూలం ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియు మరొక వోల్టేజ్ మూలం షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఒక సమయంలో కేవలం ఒకే మూలం తీసుకోవాలి మిగిలినవి ఆపివేయాలి కాబట్టి ఇప్పుడు i1 కరెంట్ విలువ కనుక్కోవాలి ఇప్పుడు మనం i1 కరెంట్ విలువని కనుక్కోవాలి కాబట్టి ఈ సర్క్యూట్లో ఇది 8 Ω మరియు ఇది 6 Ω వాస్తవానికి ఇవి సిరీస్లో ఉన్నాయి కనుక 14 Ω నిరోధకత అవుతుంది మరియు ఇది 2 Ω మరియు ఇక్కడ కరెంట్ మూలం ఉంది ఈ కరెంట్ మూలం విలువ 6 ఆంపియర్లు ప్రాధమికంగా ఈ 3 ప్యారలల్గా అనుసంధానించబడ్డాయి కాబట్టి i1 కరెంట్ విలువ మనం కనుక్కోవాలి దీనికి మనం విద్యుత్ విభజన పద్ధతిని ఉపయోగించాలి కనుక i1 22 14 4 ఆంపియర్లు అంటే 0 5 ఆంపియర్లు అవుతుంది 816 అంటే 0 5 ఆంపియర్లు వస్తుంది కాబట్టి ఇది 0 5 ఆంపియర్లు అవుతుంది అదే విధంగా నేరుగా మనం i2 కరెంట్ విలువ కూడా కనుక్కోవచ్చు సర్క్యూట్లో i2 కరెంట్ కనుక్కోవడానికి 6 2 మరియు 8 అన్నీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి 16 Ω కనుక i2 కరెంట్ 1616 అంటే 1 ఆంపియర్ i2 కరెంట్ ఈ దిశలో వస్తుంది కాబట్టి i3 కరెంట్ కనుక్కునే సందర్భంలో సిరీస్లో ఉన్న నిరోధకతల విలువ 16 Ω కాబట్టి KVLని ఉపయోగిస్తే దీని విలువ 16 i3 తరువాత గుర్తు వస్తుంది కనుక 12 0 అందువల్ల i3 3 4 ఆంపియర్లు వస్తుంది ఇక్కడ నేను దీనిని - గుర్తు చేస్తున్నాను కనుక i3 0 75 ఆంపియర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ KVLలో ముందు మనకు - గుర్తు కనిపిస్తోంది అందువల్ల సూపర్ పొజిషన్ సిద్ధాంతం ప్రకారంగా i1 i2 i3 కనుక్కోవాలి ఈ సందర్భంలో ఇవి అన్నీ నేను మీకు ముందుగానే తెలియజేశాను ఈ సర్క్యూట్ a b c గురించి మీకు వివరించాను మరియు i1 సమీకరణం i2 విలువ మరియు i3 విలువ 0 75 అని మీరు చూడవచ్చు సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి పరిష్కరిస్తే i1 i2 i3 విలువ 0 5 1 - 0 75 అంటే i 0 75 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు మొత్తం సర్క్యూట్ని తీసుకొని అంటే అన్నీ మూలాలను పరిగణించి సర్క్యూట్ని పరిష్కరించాలి అప్పుడు సమాధానం సూపర్ పొజిషన్ యొక్క సమాధానానికి సమానం అని గమనించండి